ఆవిష్కరణలు ఎందుకు చేస్త్తారు ఆవిష్కరణలు ఎందుకు చేస్త్తారు ఆవిష్కరణలు ఎందుకు చేస్తారు అనే దానికి బోల్డన్ని కారణాలు ఉన్నాయి ఆవిష్కరణలు ఎందుకు చేస్తారు అనే దానికి బోల్డన్ని కారణాలు ఉన్నాయి ఉద్యోగంలో భాగంగా ఆవిష్కరణలు రావచ్చు ఉద్యోగంలో భాగంగా ఆవిష్కరణలు రావచ్చు మీ అభిరుచి యొక్క ఫలితం కారణంగా ఇది రావచ్చు మీ అభిరుచి యొక్క ఫలితం కారణంగా ఇది రావచ్చు అంటే దానిలోని ఆనందం వలన ఇది రావచ్చు అంటే దానిలోని ఆనందం వలన ఇది రావచ్చు లేదా ఎవరో ఒకరి బాధను తొలగించడం వల్ల రావచ్చు లేదా ఎవరో ఒకరి బాధను తొలగించడం వల్ల రావచ్చు లేదా పరిష్కరించాల్సిన సమస్య ఒకటి ఉంది మీరు ఆ సమస్యను పరిష్కరించారు లేదా పరిష్కరించాల్సిన సమస్య ఒకటి ఉంది మీరు ఆ సమస్యను పరిష్కరించారు కాబట్టి ఒక ఆవిష్కరణ లోని సమస్యను మీరు పరిష్కరించడం వల్ల ఇది బయటకు రావచ్చు కాబట్టి ఒక ఆవిష్కరణ లోని సమస్యను మీరు పరిష్కరించడం వల్ల ఇది బయటకు రావచ్చు ఆవిష్కరణ అనేది జరుగుతున్న పరిశోధన నుండి రావచ్చు ఆవిష్కరణ అనేది జరుగుతున్న పరిశోధన నుండి రావచ్చు మరియు ఆవిష్కరణలు ఎవరూ ఊహించని సమయంలో అదృష్టవశాత్తు లేదా ప్రమాదవశాత్తు బయటకు రావచ్చు మరియు ఆవిష్కరణలు ఎవరూ ఊహించని సమయంలో అదృష్టవశాత్తు లేదా ప్రమాదవశాత్తు బయటకు రావచ్చు పేటెంట్కు కూడా కొన్ని స్వంత కారణాలు ఉన్నాయి పేటెంట్కు కూడా కొన్ని స్వంత కారణాలు ఉన్నాయి అన్ని ఆవిష్కరణలు పేటెంట్ పొందలేవు అన్ని ఆవిష్కరణలు పేటెంట్ పొందలేవు మేధో సంపత్తి హక్కుల యొక్క ఇతర రూపాలు ఉన్నాయని మనకు తెలుసు మేధో సంపత్తి హక్కుల యొక్క ఇతర రూపాలు ఉన్నాయని మనకు తెలుసు ఇవి ఆలోచనలను మరియు ఆలోచనల వ్యక్తీకరణలను రక్షిస్తాయి ఇవి ఆలోచనలను మరియు ఆలోచనల వ్యక్తీకరణలను రక్షిస్తాయి మరియు అన్ని ఆవిష్కరణలకు పేటెంట్లు అవసరం లేదు మరియు అన్ని ఆవిష్కరణలకు పేటెంట్లు అవసరం లేదు ఎందుకంటే అవి ఇతర హక్కుల ద్వారా రక్షించబడే ఆవిష్కరణలు కావచ్చు లేదా అవి పేటెంట్ అవసరం లేని ఆవిష్కరణలు కావచ్చు ఎందుకంటే అవి ఇతర హక్కుల ద్వారా రక్షించబడే ఆవిష్కరణలు కావచ్చు లేదా అవి పేటెంట్ అవసరం లేని ఆవిష్కరణలు కావచ్చు కాబట్టి పేటెంట్ మంజూరుకు అర్హత పొందలేని చిన్న మెరుగుదలలు లేదా చిన్న మార్పులకు పేటెంట్ ఇవ్వనవసరం లేదు కాబట్టి పేటెంట్ మంజూరుకు అర్హత పొందలేని చిన్న మెరుగుదలలు లేదా చిన్న మార్పులకు పేటెంట్ ఇవ్వనవసరం లేదు కాబట్టి అన్ని ఆవిష్కరణలు పేటెంట్ పొందలేవు మరియు అన్ని ఆవిష్కరణలకు పేటెంట్ అవసరం లేదు కాబట్టి అన్ని ఆవిష్కరణలు పేటెంట్ పొందలేవు మరియు అన్ని ఆవిష్కరణలకు పేటెంట్ అవసరం లేదు ఒక ఆవిష్కరణ యొక్క ఉపయోగం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఒక ఆవిష్కరణ యొక్క ఉపయోగం ఇక్కడ గమనించాల్సిన అవసరం ఇది భారతీయ పేటెంట్ల చట్టంలో సూచించబడినది ఇది భారతీయ పేటెంట్ల చట్టంలో సూచించబడినది ఏ పేటెంట్ అయినా పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఉండాలి ఏ పేటెంట్ అయినా పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఉండాలి ఆవిష్కరణ అనేది పారిశ్రామిక అనువర్తనా సామర్ధ్యం కలిగి ఉండాలి ఆవిష్కరణ అనేది పారిశ్రామిక అనువర్తనా సామర్ధ్యం కలిగి ఉండాలి దీని ద్వారా ఒక ఆవిష్కరణ రక్షణ కలిగి ఉండాలి దీని ద్వారా ఒక ఆవిష్కరణ రక్షణ కలిగి ఉండాలి మీరు దాని యొక్క బహుళ కాపీలను తయారు చేయగలగాలి మీరు దాని యొక్క బహుళ కాపీలను తయారు చేయగలగాలి కాబట్టి మీరు పేటెంట్ ఇచ్చే ముందు దానికి మార్కెట్ ఉందా లేదా అని చూడాలి కాబట్టి మీరు పేటెంట్ ఇచ్చే ముందు దానికి మార్కెట్ ఉందా లేదా అని చూడాలి అంటే పేటెంట్ అనేది వ్యాపార ప్రతిపాదన అంటే పేటెంట్ అనేది వ్యాపార ప్రతిపాదన పేటెంటింగ్లో ముందస్తు ఖర్చులు ఉన్నాయి పేటెంటింగ్లో ముందస్తు ఖర్చులు ఉన్నాయి ఇవి కొన్నిసార్లు గణనీయమైనవి మరియు మీరు పేటెంట్ ను బహుళ అధికార పరిధికి తీసుకెళ్లాలనుకుంటే అంటే మీరు ప్రపంచవ్యాప్తంగా పేటెంట్లను దాఖలు చేయాలనుకుంటే అప్పుడు ఇది ఖరీదైన ప్రక్రియ అవుతుంది ఇవి కొన్నిసార్లు గణనీయమైనవి మరియు మీరు పేటెంట్ ను బహుళ అధికార పరిధికి తీసుకెళ్లాలనుకుంటే అంటే మీరు ప్రపంచవ్యాప్తంగా పేటెంట్లను దాఖలు చేయాలనుకుంటే అప్పుడు ఇది ఖరీదైన ప్రక్రియ అవుతుంది కాబట్టి మీరు లేదా ఆవిష్కర్త సాధారణంగా ముందస్తు ఖర్చును చూస్తారు కాబట్టి మీరు లేదా ఆవిష్కర్త సాధారణంగా ముందస్తు ఖర్చును చూస్తారు ముందస్తు ఖర్చు కేవలం ఫైలింగ్ ఖర్చు మాత్రమే కాదు పేటెంట్ మంజూరు చేయబడేటప్పటికి అయ్యే మొత్తం ఖర్చును కూడా ఇది సూచిస్తుంది ముందస్తు ఖర్చు కేవలం ఫైలింగ్ ఖర్చు మాత్రమే కాదు పేటెంట్ మంజూరు చేయబడేటప్పటికి అయ్యే మొత్తం ఖర్చును కూడా ఇది సూచిస్తుంది పేటెంట్ మంజూరు చేయడానికి అయ్యే ఖర్చును దీనినే ప్రాసిక్యూషన్ ఖర్చు అంటారు పేటెంట్ మంజూరు చేయడానికి అయ్యే ఖర్చును దీనినే ప్రాసిక్యూషన్ ఖర్చు అంటారు అలాగే నిర్వహణ వ్యయమును ఎందుకంటే నమూనాలను 20 సంవత్సరాల కాలానికి ఉంచాల్సిన అవసరం ఉంది అలాగే ప్రతి సంవత్సరం వచ్చే పునరుద్ధరణ రుసుము కూడా చెల్లించాలి అలాగే నిర్వహణ వ్యయమును ఎందుకంటే నమూనాలను 20 సంవత్సరాల కాలానికి ఉంచాల్సిన అవసరం ఉంది అలాగే ప్రతి సంవత్సరం వచ్చే పునరుద్ధరణ రుసుము కూడా చెల్లించాలి కాబట్టి పేటెంట్ అనేది 'కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్' చేయవలసి ఉంది కాబట్టి పేటెంట్ అనేది 'కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్' చేయవలసి ఉంది ఇంతకు ముందు మనకు ఇన్వెంటివ్ స్టెప్ అనేది ఏదైనా పేటెంట్ మంజూరు చేయబడటానికి పేటెంట్ సామర్థ్యం యొక్క రెండవ అవసరం ఇంతకు ముందు మనకు ఇన్వెంటివ్ స్టెప్ అనేది ఏదైనా పేటెంట్ మంజూరు చేయబడటానికి పేటెంట్ సామర్థ్యం యొక్క రెండవ అవసరం ఇప్పుడు భారతదేశం ఇన్వెంటివ్ స్టెప్ అని పిలువబడే ఒక పద్ధతిని తయారు చేసారు ఇప్పుడు భారతదేశం ఇన్వెంటివ్ స్టెప్ అని పిలువబడే ఒక పద్ధతిని తయారు చేసారు అంటే తయారీదారు చేసిన ఆవిష్కరణ విక్రయించదగినది లేదా విక్రయించదగిన ఉత్పత్తిగా ఉందా లేదా అనేది ఈ పరీక్ష నిర్ధారిస్తుంది అంటే తయారీదారు చేసిన ఆవిష్కరణ విక్రయించదగినది లేదా విక్రయించదగిన ఉత్పత్తిగా ఉందా లేదా అనేది ఈ పరీక్ష నిర్ధారిస్తుంది ఇప్పుడు మీరు ఏదైతే తయారు చేసారో అది అమ్మదగినదిగా ఉండాలి ఇప్పుడు మీరు ఏదైతే తయారు చేసారో అది అమ్మదగినదిగా ఉండాలి ఈ రెండు అంశాలు ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నాయి ఈ రెండు అంశాలు ప్రత్యక్ష సంబంధం కలిగి ఉన్నాయి అంతే కాక పేటెంట్ ప్రయత్నాలు ఆదాయానికి దారితీస్తాయో లేదో కూడా ఇది చూడాలి అంతే కాక పేటెంట్ ప్రయత్నాలు ఆదాయానికి దారితీస్తాయో లేదో కూడా ఇది చూడాలి ఉపయోగం అనేది ఆవిష్కరణను వ్యాపారానికి కలుపుతుంది ఉపయోగం అనేది ఆవిష్కరణను వ్యాపారానికి కలుపుతుంది ఒకసారి ఒక వస్తువు యొక్క ఉపయోగం ప్రదర్శించబడితే దాని బహుళ కాపీలను తయారు చేయవచ్చు ఒకసారి ఒక వస్తువు యొక్క ఉపయోగం ప్రదర్శించబడితే దాని బహుళ కాపీలను తయారు చేయవచ్చు మీరు ఆవిష్కరణను ప్రతిబింబించవచ్చు మీరు బహుళ ఆవిష్కరణలలో ఒక ఆవిష్కరణను ఎందుకు ప్రతిబింబిస్తారు మీరు ఆవిష్కరణను ప్రతిబింబించవచ్చు మీరు బహుళ ఆవిష్కరణలలో ఒక ఆవిష్కరణను ఎందుకు ప్రతిబింబిస్తారు ఎందుకంటే ఆ ఆవిష్కరణకు మార్కెట్లో గొప్ప డిమాండ్ ఉంది ఎందుకంటే ఆ ఆవిష్కరణకు మార్కెట్లో గొప్ప డిమాండ్ ఉంది కాబట్టి ఈ ఉపయోగం అనే భాగం నిర్దారించబడితే లేదా పారిశ్రామిక అవసరాలకు తగినట్లు ఒక ఆవిష్కరణ ఉంటే ఆ ఆవిష్కరణకు డిమాండ్ ఉండవచ్చని మనకు తెలుస్తుంది కాబట్టి ఈ ఉపయోగం అనే భాగం నిర్దారించబడితే లేదా పారిశ్రామిక అవసరాలకు తగినట్లు ఒక ఆవిష్కరణ ఉంటే ఆ ఆవిష్కరణకు డిమాండ్ ఉండవచ్చని మనకు తెలుస్తుంది అంతే కాక ఇది పేటెంట్ చట్టం మరియు వ్యాపారం మధ్య సంబంధాన్ని తెస్తుంది అంతే కాక ఇది పేటెంట్ చట్టం మరియు వ్యాపారం మధ్య సంబంధాన్ని తెస్తుంది కాబట్టి ఇది నిర్ణయo తీసుకోవాల్సిన అంశం కాబట్టి ఇది నిర్ణయo తీసుకోవాల్సిన అంశం ఒక ఆవిష్కరణకు పేటెంట్ తీసుకోవాలా అని నిర్ణయించుకునే ముందు 'కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్' చేసుకోవాలి ఒక ఆవిష్కరణకు పేటెంట్ తీసుకోవాలా అని నిర్ణయించుకునే ముందు 'కాస్ట్ బెనిఫిట్ ఎనాలిసిస్' చేసుకోవాలి లేదా ఒక వ్యాపార ప్రణాళికను రూపొందించుకోవాలి లేదా ఒక వ్యాపార ప్రణాళికను రూపొందించుకోవాలి పేటెంట్పై నిర్ణయం తీసుకునే ముందు చేయవలసిన చాలా ముఖ్యమైన పని ఇది పేటెంట్పై నిర్ణయం తీసుకునే ముందు చేయవలసిన చాలా ముఖ్యమైన పని ఇది ఉల్లంఘన చర్యల గురించి చూస్తే ఎలాంటి ఉల్లంఘన అయినా ఆపే హక్కు పేటెంట్ హక్కు దారుడికి ఉంటుంది ఉల్లంఘన చర్యల గురించి చూస్తే ఎలాంటి ఉల్లంఘన అయినా ఆపే హక్కు పేటెంట్ హక్కు దారుడికి ఉంటుంది పేటెంట్ ఇవ్వబడిన ఒక ఆవిష్కరణను వేరొకరు తయారు చేస్తే ఆ వ్యక్తిని ఆపడానికి మీకు హక్కు ఉంది పేటెంట్ ఇవ్వబడిన ఒక ఆవిష్కరణను వేరొకరు తయారు చేస్తే ఆ వ్యక్తిని ఆపడానికి మీకు హక్కు ఉంది పేటెంట్ ద్వారా కవర్ చేయబడిన ఒక ఆవిష్కరణను మరొకరు విక్రయిస్తే ఆ వ్యక్తిని ఆపడానికి కూడా మీకు హక్కు ఉంది పేటెంట్ ద్వారా కవర్ చేయబడిన ఒక ఆవిష్కరణను మరొకరు విక్రయిస్తే ఆ వ్యక్తిని ఆపడానికి కూడా మీకు హక్కు ఉంది పేటెంట్ ద్వారా కవర్ చేయబడిన ఒక ఆవిష్కరణను వేరొకరు మార్కెట్ చేస్తే ఆ వ్యక్తిని ఆపడానికి మీకు హక్కు ఉంది పేటెంట్ ద్వారా కవర్ చేయబడిన ఒక ఆవిష్కరణను వేరొకరు మార్కెట్ చేస్తే ఆ వ్యక్తిని ఆపడానికి మీకు హక్కు ఉంది కాబట్టి ఆపడానికి మీకు హక్కు ఉంది కాబట్టి ఆపడానికి మీకు హక్కు ఉంది దానిని ఉల్లంఘనను ఆపే హక్కు అని పిలుస్తాము దానిని ఉల్లంఘనను ఆపే హక్కు అని పిలుస్తాము మీరు ఉల్లంఘనపై చర్య తీసుకోవచ్చు మీరు ఉల్లంఘనపై చర్య తీసుకోవచ్చు మరియు ఉల్లంఘన యొక్క అన్ని చర్యలు వాస్తవానికి వ్యాపార కార్యకలాపాలు మరియు ఉల్లంఘన యొక్క అన్ని చర్యలు వాస్తవానికి వ్యాపార కార్యకలాపాలు అవి వాణిజ్య కార్యకలాపాలు అవి వాణిజ్య కార్యకలాపాలు కాబట్టి మీరు వ్యాపార కార్యకలాపంగా పేటెంట్ ను చూడగలరు కాబట్టి మీరు వ్యాపార కార్యకలాపంగా పేటెంట్ ను చూడగలరు ఎందుకంటే ఇది వ్యాపారంతో అంతర్గతంగా ముడిపడి ఉన్నందున ఇది ఒక వ్యాపార నిర్ణయం ఎందుకంటే ఇది వ్యాపారంతో అంతర్గతంగా ముడిపడి ఉన్నందున ఇది ఒక వ్యాపార నిర్ణయం అతను పెట్టుబడి పెట్టే డబ్బుకు సాధ్యమైన రాబడి ఉంటుందా లేదా అని నిర్ణయం తీసుకుని డబ్బును పెట్టుబడి పెట్టడానికి ఒక ఆవిష్కర్త తీసుకోవలసిన నిర్ణయం ఇది అతను పెట్టుబడి పెట్టే డబ్బుకు సాధ్యమైన రాబడి ఉంటుందా లేదా అని నిర్ణయం తీసుకుని డబ్బును పెట్టుబడి పెట్టడానికి ఒక ఆవిష్కర్త తీసుకోవలసిన నిర్ణయం ఇది

ఇప్పుడు కొత్త ఆవిష్కరణకు పేటెంట్ ఇవ్వడం ఒక కొత్త పరిశ్రమకు లేదా మార్కెట్కు దారితీస్తుందా లేదా అని కూడా చూడవచ్చు ఇప్పుడు కొత్త ఆవిష్కరణకు పేటెంట్ ఇవ్వడం ఒక కొత్త పరిశ్రమకు లేదా మార్కెట్కు దారితీస్తుందా లేదా అని కూడా చూడవచ్చు కొత్త పరిశ్రమ లేదా మార్కెట్ సృష్టికి సంబంధించిన ఆవిష్కరణలు కొన్ని ఉన్నాయి కొత్త పరిశ్రమ లేదా మార్కెట్ సృష్టికి సంబంధించిన ఆవిష్కరణలు కొన్ని ఉన్నాయి ఇది ఇప్పుడు నిజం కాకపోవచ్చు కాని ఒకానొకప్పుడు ఒక ఆవిష్కరణ కొత్త పరిశ్రమ లేదా మార్కెట్ ఏర్పడటానికి దారితీస్తే పేటెంట్లు మంజూరు చేయబడ్డాయి ఇది ఇప్పుడు నిజం కాకపోవచ్చు కాని ఒకానొకప్పుడు ఒక ఆవిష్కరణ కొత్త పరిశ్రమ లేదా మార్కెట్ ఏర్పడటానికి దారితీస్తే పేటెంట్లు మంజూరు చేయబడ్డాయి ఇప్పుడు ఆవిష్కరణలు కొత్త మార్కెట్లను సృష్టించగలవు ఇప్పుడు ఆవిష్కరణలు కొత్త మార్కెట్లను సృష్టించగలవు ఆవిష్కరణలు ఇప్పటికే ఉన్న సమస్యలకు పరిష్కారాలను అందించగలవు ఆవిష్కరణలు ఇప్పటికే ఉన్న సమస్యలకు పరిష్కారాలను అందించగలవు ఆవిష్కరణలు ఇప్పటికే ఉన్న సమస్యను పునర్నిర్వచించగలవు మరియు పరిష్కరించగలవు ఆవిష్కరణలు ఇప్పటికే ఉన్న సమస్యను పునర్నిర్వచించగలవు మరియు పరిష్కరించగలవు మరియు ఆవిష్కరణలు సరికొత్త సమస్యను గుర్తించి పరిష్కరించగలవు మరియు ఆవిష్కరణలు సరికొత్త సమస్యను గుర్తించి పరిష్కరించగలవు పేటెంట్ ముసాయిదాలో రాయడానికి చాలా అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు ఇది మీకు చెబుతుంది పేటెంట్ ముసాయిదాలో రాయడానికి చాలా అవకాశాలు ఉన్నాయని ఇప్పుడు ఇది మీకు చెబుతుంది ఎందుకంటే మీరు ఇప్పటికే ఉన్న సమస్యకు పరిష్కారంగా ఒక ఆవిష్కరణ ముసాయిదా తయారు చేస్తే అది మనం అంతకు ముందు కవర్ చేసిన సాంకేతిక పురోగతిని సూచిస్తుంది మరియు ఇది మీ ఆవిష్కరణను పేటెంట్ చేయదగిన ఆవిష్కరణగా చేస్తుంది ఎందుకంటే మీరు ఇప్పటికే ఉన్న సమస్యకు పరిష్కారంగా ఒక ఆవిష్కరణ ముసాయిదా తయారు చేస్తే అది మనం అంతకు ముందు కవర్ చేసిన సాంకేతిక పురోగతిని సూచిస్తుంది మరియు ఇది మీ ఆవిష్కరణను పేటెంట్ చేయదగిన ఆవిష్కరణగా చేస్తుంది మీరు ఇప్పటికే ఉన్న సమస్యను పునర్నిర్వచించి పరిష్కరిస్తే మీ ఆవిష్కరణలో ఒక ఇన్వెంటివ్ స్టెప్ ఉందని చూపించడానికి మరో మార్గం మీరు ఇప్పటికే ఉన్న సమస్యను పునర్నిర్వచించి పరిష్కరిస్తే మీ ఆవిష్కరణలో ఒక ఇన్వెంటివ్ స్టెప్ ఉందని చూపించడానికి మరో మార్గం ఇప్పుడు ఈ మూడు విషయాలలో సాధారణంగా కనిపించే విషయం ఏమిటంటే ఈ మూడింటిలో ఆవిష్కరణ ద్వారా పరిష్కరించబడుతున్న సమస్య ఉంది ఇప్పుడు ఈ మూడు విషయాలలో సాధారణంగా కనిపించే విషయం ఏమిటంటే ఈ మూడింటిలో ఆవిష్కరణ ద్వారా పరిష్కరించబడుతున్న సమస్య ఉంది కాబట్టి ఆవిష్కరణ పరిష్కరించే సమస్య క్లిష్టమైనది కావచ్చు కాబట్టి ఆవిష్కరణ పరిష్కరించే సమస్య క్లిష్టమైనది కావచ్చు ఎందుకంటే మీరు ఇన్వెంటివ్ స్టెప్ అభ్యంతరాలను అధిగమించగల ఒక మార్గం అది అవుతుంది ఎందుకంటే మీరు ఇన్వెంటివ్ స్టెప్ అభ్యంతరాలను అధిగమించగల ఒక మార్గం అది అవుతుంది పేటెంట్ కార్యాలయం ఆవిష్కరణకు ఒక ఇన్వెంటివ్ స్టెప్ లేదని అనగలదు పేటెంట్ కార్యాలయం ఆవిష్కరణకు ఒక ఇన్వెంటివ్ స్టెప్ లేదని అనగలదు ఎందుకంటే ఇది నైపుణ్యం ఉన్న వ్యక్తికి స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇది నైపుణ్యం ఉన్న వ్యక్తికి స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి ఒక సమస్య ఉందని మరియు మీ ఆవిష్కరణ ఆ సమస్యను పరిష్కరించిందని మీరు చెప్పినప్పుడు మీరు ఆవిష్కరణ దశ యొక్క ఇన్వెంటివ్ స్టెప్ అభ్యంతరాలను అదిగమించవచ్చు కాబట్టి ఒక సమస్య ఉందని మరియు మీ ఆవిష్కరణ ఆ సమస్యను పరిష్కరించిందని మీరు చెప్పినప్పుడు మీరు ఆవిష్కరణ దశ యొక్క ఇన్వెంటివ్ స్టెప్ అభ్యంతరాలను అదిగమించవచ్చు ఎందుకంటే మీరు పరిష్కరించిన సమస్య పరిశ్రమలో ఉన్న సమస్య మరియు మరెవరూ దానిని ఇంతవరకు పరిష్కరించలేదు ఎందుకంటే మీరు పరిష్కరించిన సమస్య పరిశ్రమలో ఉన్న సమస్య మరియు మరెవరూ దానిని ఇంతవరకు పరిష్కరించలేదు ఇతరులు చేయలేనిదాన్ని మీరు పరిష్కరించినందున మీ ఆవిష్కరణ కొత్తది అని దానికి పేటెంట్ ఇవ్వాలని మీరు వాదించవచ్చు ఇతరులు చేయలేనిదాన్ని మీరు పరిష్కరించినందున మీ ఆవిష్కరణ కొత్తది అని దానికి పేటెంట్ ఇవ్వాలని మీరు వాదించవచ్చు